మానవ వనరుల నిర్వహణపై తరగతికి తిరిగి స్వాగతం నా పేరు ఆరాధన మాలిక్ ఈ కోర్సు చేయడానికి నేను మీకు సహాయం చేస్తున్నాను ఈ రోజు మనము మానవ వనరుల నిర్వహణలో ఉపయోగించే వివిధ రకాల స్కోర్కార్డులను గురుంచి చర్చిద్దాము మూల్యాంకనం చేయడానికి మన వద్ద ఉన్న మానవ వనరులు లేదా మనం అమలు చేసిన మానవ వనరుల ప్రక్రియలు సంస్థకు ఎలా విలువను చేకూర్చాయి కాబట్టి మనం స్కోర్కార్డుల రకాలు లోకి వెళ్దాము కొన్ని మూలాలు గిల్మోర్ మరియు విలియమ్స్ రాసిన ఈ పుస్తకం లో ఉన్నాయి మరియు ఆ పుస్తకంలో నేను ఉపయోగించిన ఒక పేపర్ ఉంది J J ఫిలిప్స్ చే ఒక అధ్యాయం ఉంది మరియు శ్రీమనారాయణ్ ది ఒక పేపర్ ఉంది వివిధ రకాల స్కోర్కార్డులు ఉపయోగించబడతాయి మొదటిది ఫిలిప్స్ చేత వివరించబడిన విధంగా మనము ఇక్కడ చర్చిస్తాము దీనిని బేసిక్ ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ స్కోర్కార్డ్ కాబట్టి ప్రాథమిక IPO స్కోర్కార్డ్ మనం చేసే పనులన్నిటి రికార్డు లను నిర్వహించడానికి చాలా సులభమైన మార్గం సంస్థలోకి వెళ్లే ప్రక్రియలను మనము డాక్యుమెంట్ చేసి లెక్కిస్తాము మీకు తెలుసా సంస్థ యొక్క అభివృద్ధి కోసం మనము తీసుకుంటున్న చర్యలు లేదా మన లక్ష్యాలను సాధించడానికి మనము తీసుకుంటున్న చర్యలు మరియు ఈ చర్యలు మనం ఏర్పాటు చేసే కార్యక్రమాలు కావచ్చు సంస్థ కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తులు వనరుల పరిమాణం ఖర్చులు ఉద్యోగులు మొదలైనవి వ్యక్తులను నియమించడానికి పట్టే సమయం పాల్గొనే రేట్లు ప్రమోషన్ రేట్లు మొదలైనవి మనము తీసుకునే ప్రక్రియా చర్యలు కాబట్టి ఇన్పుట్ దశలో మనం తెచ్చిన వనరులను ఉపయోగించుకోవటానికి మనం చేపట్టే ప్రక్రియలు మరియు తుదిఫలితం యొక్క కొలతలు ఎంత మంది ఇప్పటికీ సంస్థతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారో మనము మూల్యాంకనం చేయాలి కాబట్టి నిలుపుదల రేట్లు ఉద్యోగుల ఉత్పాదకతను లెక్కించవచ్చు పనితీరు సమీక్షల ద్వారా ఇంటర్వ్యూల ద్వారా అంచనాలు మొదలైన వాటి ద్వారా ఉద్యోగ సంతృప్తిని అంచనా వేయవచ్చు కాబట్టి ఇది చాలా సులభమైన ప్లస్ మైనస్ ఉన్న మూల్యాంకనం చేసే పద్ధతి మనం చేస్తున్నది ఎవరికైనా ఉపయోగపడుతుందా లేదా అనేదే ఇది ప్రాథమిక ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ స్కోర్కార్డ్ తదుపరి స్కోర్కార్డ్ కారణ గొలుసు స్కోర్కార్డ్ మీకు తెలుసా మనకు మళ్ళీ ఇది IPO స్కోర్కార్డ్ యొక్క మరింత వివరణాత్మక రకం ఏ కారణం చేత ఏమి జరుగుతుందో మనము కనుగొంటాము కాబట్టి మనము ప్రతిదీ వివరంగా విశ్లేషణ చేస్తాము మనకు కొన్ని ఇన్పుట్ కొలతలు ఉన్నాయి అవి ప్రజలు ప్రాజెక్టులు సమయం మొదలైనవి అప్పుడు ఖర్చు కొలతలు ప్రతి ఇన్పుట్ ఎంత ఖర్చు అవుతుందో మనము కనుగొన్నాము కాబట్టి మనము ఈ విషయాలను డాక్యుమెంట్ చేయవచ్చు ఈ విషయాలు పేపర్లో ఉంచవచ్చు కాబట్టి ఎంత మందిని నియమించాము వారిని నియమించుకోవడానికి మనము ఎంత డబ్బు ఖర్చు చేశాం ఎంత మంది కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ కార్యక్రమాలకు ఎంత ఖర్చు చేశాము మీకు తెలుసా మనము ప్రతి కార్యాచరణకు దీన్ని చేస్తాము స్పష్టంగా చెప్పాలంటే స్కోర్కార్డు లు కొన్ని నిర్దిష్ట కార్యకలాపాలకు నిర్దిష్టమైనవి మనము ప్రతి కార్యాచరణను మనము నిర్వచించిన పారామీటర్ల పరంగా విశ్లేషణ చేస్తాము మరియు ఆ కార్యాచరణ మనకు ఎంత విలువైనదో చూడండి కాబట్టి నేను ఒక ఉదాహరణ తీసుకుంటాను మరియు ప్రతి స్కోర్కార్డ్ మీతో చర్చిస్తాను శిక్షణా కార్యక్రమాల ఉదాహరణను తీసుకుందాం మనము మీ కార్యాలయంలోకి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువస్తున్నామని అనుకుందాం ఉదాహరణకు ఐఐటిలో మాకు ఇక్కడ సంస్థ వనరుల ప్రణాళిక ఉంది మరియు మీకు తెలుసా మీ సంస్థ ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడానికి మీ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రణాళికలు వేస్తోంది కాబట్టి మనము ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ స్కోర్కార్డ్ గురించి చర్చించినప్పుడు మీరు కనుగొంటారు కొంచెం వెనక్కి వెళ్దాం మీరు వ్యక్తులకు ఎన్నిసార్లు ప్రోగ్రామ్ ను నిర్వహించాలో మీకు తెలుస్తుంది ERP కోసం శిక్షణా కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటారని మీరు కనుగొంటారు మీకు తెలుసా పాల్గొనే వారి సంఖ్య మరియు ఎంతమంది పాల్గొంటారో మరియు పాల్గొనే ప్రతి ఒక్కరి ఖర్చులు ప్రోగ్రామ్ ను అమలు చేయడంలో నిమగ్నమై ఉన్న ఉద్యోగుల సంఖ్య వాస్తవానికి శిక్షణలో పాల్గొననివారు మొదలైనవి కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ జాబితా చేయాలి అప్పుడు ప్రోగ్రామ్ లో ఎంత మంది వ్యక్తులు ఉంటారో ఎంత మంది ప్రోగ్రాం ప్రారంభం నుండి ముగింపు వరకు పూర్తి చేస్తారో మీరు తెలుసుకుంటారు ఆపై మీరు నిలుపుదల మరియు ఉత్పాదకత మరియు అవుట్పుట్కు వెళ్ళండి ఈ ERP ఎంత బాగా మీ వ్యాపారానికి సహాయపడింది ఈ సమాచార నిర్వహణ వ్యవస్థ వ్యాపారానికి ఎంత మంది వ్యక్తులను నిలబెట్టుకున్నారు ఏం ప్రక్రియలు సరళీకృతం చేయబడ్డాయి అనే దాని పరంగా ఎంత బాగా సహాయం చేసింది ఇది అమలు చేయడానికి ముందు ప్రతి ప్రక్రియ ఎంత సమయం తీసుకుంది మరియు ఇప్పుడు ఎంత సమయం పడుతుంది వ్యత్యాసం గణనీయంగా ఉంటే ఇది సానుకూల ఇన్పుట్ అని అర్థం వ్యత్యాసం తక్కువగా ఉంటే లేదా లేదు లేదా వ్యత్యాసం ఉంటే లేదా వ్యత్యాసం ప్రతికూలంగా ఉంటే ఉదాహరణకు మీకు తెలుసు బహుశా ఉద్యోగుల జీతాల రికార్డులను నిర్వహించడం వారి జీతాలు ఎలా ఉన్నాయో చెప్పడం లేదా సెలవుల నిర్వహణ కాబట్టి మొదట్లో ప్రజలు పెన్ను మరియు కాగితాన్ని ఉపయోగించి సెలవు కోసం దరఖాస్తు చేసుకోవాలి మరియు సెలవు లేఖ వాస్తవానికి సెలవును ఆమోదించే మరియు దాఖలు చేసే వ్యక్తికి చేరుకోవడానికి రెండు లేదా మూడు రోజులు పట్టేది కాబట్టి మొత్తం ప్రక్రియ ఒక వ్యక్తి కాగితం ముక్క తీసుకొని నాకు ఒక రోజు సాధారణం సెలవు కావాలి నుండి మరియు ఈ సెలవు నోట్ వ్యక్తి యొక్క వ్యక్తిగత ఫైల్లోకి ప్రవేశించే వరకు తీసుకున్న మొత్తం సమయం సుమారు 3 రోజులు సమయం వరకు మరియు ఈ ప్రక్రియ అమలు తరువాత ఈ విషయాలను ఆమోదించే వ్యక్తుల సంఖ్య పెరిగింది తీసుకున్న సమయం 3 రోజులు లేదా 2 12 రోజులు లేదా 5 రోజులు కావచ్చు బహుశా అప్పుడు ఈ ప్రక్రియను అమలు చేయడం విలువైనది కాదు మరోవైపు ప్రారంభంలో అయితే తీసుకున్న సమయం 3 రోజులు మరియు ఇది 1 రోజు లేదా 12 రోజుకు తగ్గించబడింది మరియు ఏ సమయంలోనైనా ఉద్యోగి అప్లికేషన్ ఎక్కడ ఉందో చూడవచ్చు అప్పుడు ఇది అదనంగా సానుకూలత కాబట్టి ఇన్పుట్ మరియు అవుట్పుట్ పరంగా విషయాలు కొలుస్తారు తరువాతిది మళ్ళీ మీకు తెలుసాఎంత మంది వ్యక్తులు ఈ కార్యక్రమాలు ద్వారా వెళుతున్నారో ఇందులో ఎంత ఖర్చులు అయ్యాయి ప్రతిచర్య మరియు సంతృప్తి ని మనము అంచనా వేస్తాము అప్పుడు ప్రతిచర్య చర్యలు లెక్కించబడతాయి కాబట్టి ఒక నిర్దిష్ట ప్రక్రియలో పాల్గొన్న ప్రజలు వాస్తవానికి సంతృప్తి చెందుతున్నారా లేదా అనేది మనము తెలుసుకోవాలి మీరు ప్రారంభించిన క్రొత్తదానికి వారి స్పందన ఏమిటి మీరు వాటిని ఒక ప్రోగ్రామ్ ద్వారా ఉంచడం వలన వారు సంతృప్తి చెందుతున్నారా వారు ఏమి చేస్తున్నారో వారికి నచ్చిందా వారు ఏదైనా నేర్చుకుంటున్నారా వారి స్పందన ఏమిటి అప్పుడు లెర్నింగ్ మెజర్స్ క్రొత్త ప్రోగ్రామ్ లేదా క్రొత్త శిక్షణా కార్యక్రమం వాస్తవానికి వారికి ఏదైనా బోధిస్తున్నారా కాబట్టి జ్ఞానం నైపుణ్యాలు మరియు అవగాహనలలో ఏమైనా మార్పులు ఉన్నాయా కొత్త మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను అమలు చేయడం ద్వారా సెలవు కోసం దరఖాస్తు చేసుకోవడం సులభం అని ప్రజలు భావిస్తున్నారా లేదా ఇది మరింత కష్టమా బహుశా అంతకుముందు వారు ఫోన్ను తీసుకొని వారి అప్లికేషన్ ఎక్కడ ఉంది అని అడిగేవారు కానీ ఈ వ్యవస్థ చాలా సురక్షితం అప్లికేషన్ ఎక్కడ ఉందో వారికి తెలియదు ఇది ఇంకా ఆమోదించబడలేదు ఇంకా ఆమోదించబడలేదు అని చెపుతుంది కాబట్టి వారికి తెలియదు మరోవైపు ఈ నిర్వహణ సమాచార వ్యవస్థ వారికి చెబుతుంది అడ్డంకి ఎక్కడ ఉందో మరియు వారు వ్యక్తిగతంగా వెళ్లి దరఖాస్తును ఒకే చేయమని సంబంధిత వ్యక్తిని అభ్యర్థించవచ్చు లేదా సంబంధిత వ్యక్తి సెలవులో ఉంటే మరియు మరొకరు బాధ్యత వహించారు అని వారు తెలుసుకోవాలి మరియు వారు ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఉంటే వీరు తెలుసుకోవాలి అప్పుడు బహుశా ఇది మంచి పని కాబట్టి మొత్తం ప్రక్రియ యొక్క అవగాహనలో మార్పులు మీకు తెలుసు సెలవు తీసుకోవడం చాలా కష్టం ఇది బాధాకరమైనది కాబట్టి నన్ను సెలవు కోసం దరఖాస్తు చేసుకోనివ్వద్దు ఈ రకమైన సెలవు చాలా కష్టం ఈ రకమైన ప్రాజెక్ట్ చాలా కష్టం ఈ రకమైన శిక్షణ చాలా కష్టం నన్ను దానిలోకి వెళ్ళడానికి అనుమతించవద్దు మీరు శిక్షణా కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే అభ్యాస ఫలితాలు వారు ఏదైనా నేర్చుకున్నారా వారు ఆ నైపుణ్యాలను వారి ఉద్యోగాల కు బదిలీ చేయగలరా మొదలైనవి కాబట్టి ఇవన్నీ మూల్యాంకనం చేయవలసి ఉంటుంది మరియు సాధ్యమైనంతవరకు లెక్కించబడుతుంది ఇపుడు అప్లికేషన్ లేదా ప్రభావ చర్యలు కార్యాచరణ ప్రవర్తన నా ఉద్దేశ్యం మీరు ఏదో నేర్చుకోవడం ఒక విషయం కానీ మీరు మీ ఉద్యోగ దినచర్యలో దీన్ని చాలా ఉపయోగిస్తున్నారు తద్వారా ఇది మీ సంస్థలో విషయాలు ఎలా జరుగుతుందో దానిలో ఒక భాగం అవుతుంది ఇది పూర్తిగా భిన్నమైన విషయం ఉదాహరణకు మన లైబ్రరీ లలో ఈ రోజుల్లో మనకు ఎలక్ట్రానిక్ డేటాబేస్ అని ఉంది మరియు ఈ డేటాబేస్లు చాలా ఖరీదైనవి కాబట్టి మీరు డేటాబేస్ తెచ్చుకోండి మరియు చాలా మంది ఈ డేటాబేస్ ని ఉపయోగించడం ప్రారంభించారు మరియుమీరు ఎంత మంది వినియోగదారులు ఉన్నారో అంచనా వేస్తారు లేదా మునుపటి ఉదాహరణకి తిరిగి వెళితే ERP విషయంలో కూడా ప్రారంభంలో మీరు కనుగొనవచ్చు నిర్వహణ సమాచార వ్యవస్థ అమలు చేయబడినప్పుడు ఆ సమయంలో చాలా మందికి దీనిని ఉపయోగించడం సౌకర్యంగా లేదు కానీ వారు దానిని ఉపయోగించటానికి శిక్షణ పొందిన తరువాత మరియు దానిపై విషయాలు ఎలా పని చేస్తున్నాయో వారు చూశాక వాస్తవానికి ఇష్టపూర్వకంగా ఉపయోగిస్తున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి వినియోగ డేటాను సేకరించవచ్చు కార్యాచరణ ప్రవర్తన ఈ విషయాలన్నీ అప్పుడు అంచనా వేయబడతాయి ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు మరింత సౌకర్యవంతంగా ఉంటారు మరియు ఎవరు సాధారణ పెన్ మరియు కాగితం పద్ధతి ఉపయోగించి సెలవు కోసం దరఖాస్తు చేసుకోవడం ఇష్టపడరో ఇంకా దీనితో సౌకర్యంగా లేని వ్యక్తులు ఇంకా ఉండవచ్చు కాబట్టి మీరు కారణం తెలుసుకుంటారు అప్పుడు చూడండి ఇది యూజర్ ఫ్రెండ్లీ నా కాదా అవాంతరాలు ఏవైనా పరిష్కరించబడ్డాయ లేదా అని ఉదాహరణకు మా సంస్థ లో మా వద్ద ఉన్న వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది మాకు మద్దతు ఉంది మాకు చాలా సహకార సహాయక సిబ్బంది ఉన్నారు ఈ సాంకేతిక పరిజ్ఞానం లో అవాంతరాలు ఉన్నాయి అపుడు మేము ఫోన్ను తీసుకొని దయచేసి నాకు దీనికి సహాయం చేస్తారా అని అంటాము మరియు మేము సంబంధం లేని వ్యక్తిని పిలిస్తే వారు వెంటనే ఆ వ్యక్తి యొక్క సంప్రదింపు సమాచారాన్ని మాకు ఇస్తారు వారు సమస్యను పరిష్కరించడంలో మాకు సహాయపడతారు లేదా మేము వారితో పొందలేకపోతే అప్పుడు వారు తమ దారిలో తెలుసుకోవడానికి బయటికి వెళ్తారు ఎవరు బాధ్యత వహిస్తారు మరియు ఇది ఎలా పరిష్కరించబడుతుంది అని తెలుసుకోవడానికి మరియు వారు సహేతుకమైన వ్యవధిలో మమ్మల్ని తిరిగి పిలుస్తారు నాకు ఆ రకమైన మద్దతు ఉంటే కష్టమైన మరియు సంక్లిష్టమైన దానిని ఉపయోగించడానికి నా సుముఖత గణనీయంగా పెరుగుతుంది ఎందుకంటే ఇది అవసరం నాకు తెలుసు మరియు నేను ఏమైన చేయలేకపోతే నాకు సహాయం చేసి దీన్ని చేయడానికి ఎవరో ఒకరు సిద్ధంగా ఉంటారు కాబట్టి మీకు తెలుసా విషయాలు ఎలా మదింపు చేయబడతాయి విషయాలు ఎలా మారుతాయి అనే విషయాలు పై ఇవి చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి మరియు ముఖ్యంగా స్కోర్కార్డ్ ల నిర్వహణ విషయంలో మన వద్ద యూజర్ డేటా ఉంటే ఎంత మంది రోజువారీ వ్యక్తులు లాగిన్ అవుతున్నారు రోజూఎంత మంది ఈ కొత్త శిక్షణ ఉపయోగిస్తున్నారు మొదలైనవి తెలుసుకోవచ్చు కాబట్టి అది మనం పెట్టుబడి పెట్టాలా వద్దా అనేదానిని అంచనా వేయడానికి సహాయపడుతుంది అప్పుడు ప్రభావం చర్యలు కాబట్టి చివరికి అవుట్పుట్ ఏమిటి సెలవు దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి అవసరమైన సమయాన్ని తగ్గించడం లేదా లేదా అదే పోర్టల్ లో తగ్గించాలా లేదా కొత్త మార్గాల్లో మరిన్ని రకాల సెలవులను జోడించాల కాబట్టి మీకు తెలుసా డాక్యుమెంటేషన్ అవసరం నిజంగా ఉందా డాక్యుమెంటేషన్ అవసరం ఉంటే అది సిస్టమ్కు అప్లోడ్ చేయడానికి ఎలాంటి పత్రాల నైనా అనుమతిస్తుందా కాబట్టి ఆ విషయాలన్నీ పరిగణించబడతాయి మనము ప్రవేశపెట్టిన ఈ క్రొత్త విషయం యొక్క ప్రభావం మన ఉద్యోగులపై ఎలా ఉంటుందో మనం చూస్తాము ఆపై మనము మరింత ముందుకు వెళ్లి చూడాలి మన పెట్టుబడులపై ఏదైనా రాబడి మనకు లభించిందో లేదో కాబట్టి కొత్త ప్రోగ్రామ్ లేదా కొత్త టెక్నాలజీ మన సంస్థకు తీసుకువచ్చిన ద్రవ్య ప్రయోజనాలపై అధ్యయనం నిర్వహించడం ముగించాలి మరియు ఈ మొత్తం వివరణాత్మక విశ్లేషణ క్యాజువల్ చైన్ స్కోర్కార్డ్ ను కలిగి ఉంది ఇప్పుడు హెచ్ ఆర్ ప్రాసెస్ స్కోర్కార్డ్ అని పిలవబడే వాటికి మనము వచ్చాము కారణ గొలుసు స్కోర్కార్డ్ అంటే దేనిని ఏమి ప్రభావితం చేస్తుంది అని ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ స్కోర్కార్డ్ అంటే ఒక విషయం మరొకదానిలో ఎలా ముగుస్తుంది అని కారణ గొలుసు అనేది IPO కంటే వివరంగా ఉంది IPO కూడా కారణం మరియు ప్రభావ సంబంధానికి సంబంధించినది ఇప్పుడు మనము హ్యూమన్ రిసోర్సెస్ ప్రాసెస్ స్కోర్కార్డ్ కి వచ్చాము దీనిలో మనము ప్రారంభంలో సముపార్జన లేదా ప్రొఫైల్ తో ప్రారంభిద్దాము కాబట్టి మన దగ్గర ఉన్నదానితో మనము జాబితా చేయాలి కాబట్టి మనం వనరులుగా ఏది తీసుకున్నా అప్పుడు మనం సంసిద్ధం గా ఉండాలి మన సంస్థకు దోహదం చేయడానికి మన వనరులు ఎంత సిద్ధంగా ఉన్నాయో మనము అంచనా వేస్తాము మనము తెచ్చిన వనరుల జాబితాను తయారు చేస్తాము అప్పుడు సంస్థకు తోడ్పడటానికి మన వనరులు ఎంత సిద్ధంగా ఉన్నాయో తెలుసుకుంటాము కాబట్టి వారికి ఎంత అనుభవం ఉందో మనము అంచనా వేస్తాము ఎంత మీకు తెలుసు ఎంత వారికి తెలుసు వారి విద్య ఏమిటి లాంటి మొదలైనవి మరియు వారు ఎంత నేర్చుకుంటున్నారు తర్వాత మనము నిర్వహణ లేదా పరిహారానికి వెల్లాలి మనము వారికి ఎంత చెల్లిస్తున్నామో తెలుసుకోవాలి మరియు వారి నిమగ్నం ఏమిటో మనం అంచనా వేయాలి ఎంత ప్రేరణ పొందారు వారి ఉత్పాదకత స్థాయిలు ఏమిటి అప్పుడు మనం నిలుపుదల యొక్క జాబితాను కూడా తయారుచేయాలి వాస్తవానికి ఎంత మంది సంస్థలో ఉంటారు మరియు వారి విధేయత ఏమిటి వారి పదవీకాలం ఏమిటి వారు ఎంత సంతృప్తి చెందారు ఆపై సంస్థ నుండి నిష్క్రమించే వ్యక్తుల కోసం మనము నిష్క్రమణ ఇంటర్వ్యూ లను నిర్వహిస్తాము మరియు మనము ఈ విధంగా ఇక్కడ ప్రతిదీ అంచనా వేస్తాము కాబట్టి వనరులను ముఖ్యంగా మానవ వనరులను తీసుకొని మొత్తం ప్రక్రియను మనము అంచనా వేస్తాము వారు దేనితో లోపలికి వస్తున్నారో మనము కనుగొన్నాము మనము ఎంతమందిని లోపలికి తీసుకుంటున్నాము వారు దేనితో లోపలికి వస్తున్నారు ఆపై మనము వారికి ఎంత చెల్లిస్తున్నాము చూస్తున్నాము ఈ విధంగా వారి ప్రేరణ ఎంత ఉంది ఈ పరంగా వారి విధేయత ఏమిటో మనం చూస్తాము వాస్తవానికి ఎంత మంది సంస్థలో ఉంటారు వారు బాగా పనిచేసే వారై ఉండి వారు వదిలి వెల్లిపోతుంటే ఇక్కడ ఏదో తప్పుగా ఉంది వారు ఉండి వారి ఉత్పాదకత తక్కువగా ఉంటే అప్పుడు ఇది ఒక కారణం కావచ్చు కాబట్టి మీకు తెలుసా ఈ బాణాలు ప్రతి ఒక్కటి ఇక్కడ మనం అంచనా వేస్తాము ఆపై నిలుపుదల విధేయత మరియు ఉద్యోగ సంతృప్తి వంటివి మదింపు చేయబడతాయి మరియు వారు వదిలి వెళ్ళిపోయినప్పుడు సమస్య ఎక్కడ ఉందో మనం కనుగొంటాము ఇది ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా అని కాబట్టి సమస్య ఎక్కడ ఉంది దీనినే మానవ వనరుల ప్రాసెస్ స్కోర్కార్డ్ అంటారు మనము ప్రతి దశలో సమాచారాన్ని లెక్కించి ఉంచుతాము అప్పుడు వివిధ సంస్థలచే తీసుకోబడిన లేదా అంచనా వేయబడిన సాధారణ మానవ మూలధన చర్యలను కూడా మనం విశ్లేషించవచ్చు మరియు మనం మన పరిశ్రమ కోసం ఉత్తమ అభ్యాస స్కోర్కార్డ్ తో ముందుకు రావచ్చు మరియు ఈ ఉత్తమ అభ్యాస స్కోర్కార్డ్స్ తో పాటు ప్రతి ఉద్యోగి యొక్క పురోగతిని అంచనా వేయవచ్చు కాబట్టి ఇది మన ఉద్యోగుల నుండి మన అంచనాలను సెట్ చేయడానికి మనకు సహాయపడుతుంది కాబట్టి మనము మూల్యాంకనం చేయవచ్చు మరియు కొన్ని పారామీటర్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి అవి ఆవిష్కరణ మరియు సృజనాత్మకత అవి ఎంత వినూత్నమైనవి ఎంత సృజనాత్మకమైనవో మనము వీటిని లెక్కించగలిగితే బాగుంటుంది అప్పుడు ఉద్యోగుల వైఖరులు ఉద్యోగుల సంతృప్తి సంస్థాగత నిబద్ధత ఉద్యోగుల నిమగ్నం ఈ చర్యలన్నింటి కోసం మనము కొన్ని ప్రమాణాలను నిర్దేశించవచ్చు శ్రామిక శక్తి స్థిరత్వం మరొకటి టర్నోవర్ మరియు రద్దు మరొక అంశం పదవీకాలం మరియు దీర్ఘాయువు శ్రామిక శక్తి స్థిరత్వాన్ని పెంచుతుంది లేదా దోహదం చేస్తుంది అప్పుడు మనకు ఉద్యోగుల సామర్థ్యం ఉంది మనకు అనుభవం అభ్యాసం జ్ఞానం సామర్థ్యాలు మొదలైనవి ఉన్నాయి మనకువిద్యా స్థాయి ఉంది ఇది ఉద్యోగి ఎంత సామర్థ్యం కలిగి ఉన్నాడో అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది అప్పుడు మనకు మానవ మూలధన పెట్టుబడి ఉంది సంస్థలో మానవ మూలధన అభివృద్ధికి మానవ వనరుల విభాగం ఏం పెట్టుబడి పెడుతుంది మానవ వనరుల విభాగం ఏమి చేస్తుందో దాని పరంగా మీకు తెలుసా మనము వారి ప్రయోజనాల కోసం ఏమి చేస్తున్నామో వారిని నిలుపుకోవటానికి మనము ఎలా ప్రయత్నిస్తున్నామో మొదలైన వాటి పరంగా మానవ మూలధన పెట్టుబడిని లెక్కించవచ్చు మన మానవ మూలధనానికి మనము ఇన్పుట్ల వర్గం ద్వారా ఇస్తున్న పెట్టుబడి అప్పుడు 360 ° అభిప్రాయాన్ని పొందడం ద్వారా నాయకత్వాన్ని అంచనా వేయవచ్చు నాయకత్వ జాబితాలను ఉంచవచ్చు నాయకత్వ అవగాహన ప్రజలు వారి నాయకులను ఎలా అవగాహన చేసుకుంటారు నాయకుడు ఎలా ఉండాలి అని వారి అవగాహన అప్పుడు మనము ఉత్పాదకతను అంచనా వేయవచ్చు ఉద్యోగి పనిచేస్తున్న యూనిట్ యొక్క ఉత్పాదకత మరియు సంస్థ యొక్క స్థూల ఉత్పాదకతను అంచనా వేయవచ్చు మరియు అది మనకు ఆలోచన రావడానికి సహాయపడుతుంది మరియు మీకు తెలుసా మనము విషయాలను బెంచ్ మార్క్ చేయాలి మనము ఉత్తమ అభ్యాస స్కోర్కార్డ్ గురించి మాట్లాడేటప్పుడు మనము ప్రమాణాలను సెట్ చేయాలి మరియు ఈ పరంగా ఉద్యోగులను వారు ఎక్కడ ఉన్నారో మనం అంచనా వేయవచ్చు ఆ తర్వాత శ్రామికశక్తి ప్రొఫైల్ ఉద్యోగాల కల్పన మరియు సముపార్జన మనకు ఉద్యోగ వృద్ధి ఉంది నియామకం సోర్సింగ్ మరియు ప్రభావవంతం సమర్థత పరిహారం మరియు ప్రయోజనాలుమనం వారికి ఎంత చెల్లిస్తున్నాము ఏ ప్రయోజనాలు వారు పొందుతున్నారు వేరియబుల్ పరిహారం ఎంత ఉద్యోగుల యాజమాన్య ప్రణాళికలు స్టాక్ యాజమాన్య ప్రణాళికలు మొదలైనవి కాబట్టి ఉద్యోగి సంస్థలో నిర్ణయం తీసుకునే ప్రక్రియలో మరియు మొదలైన వాటిలో ఎంత వరకు పాల్గొంటాడు వర్తింపు మరియు భద్రత ఫిర్యాదులు మరియు మనోవేదనలుఆరోగ్యం మరియు భద్రతా ఛార్జీలు మరియు వ్యాజ్యం ఎన్నిసార్లు ఉద్యోగులు ఫిర్యాదు చేస్తారు ఎంత మంది ఉద్యోగులు సంస్థపై వ్యాజ్యము పడతారు ఆ రికార్డు లన్నీ నిర్వహించవచ్చు సరే ఏది ఆమోదయోగ్యమైనదిగా పరిగణించబడుతుంది ఇక్కడ ఏది చెడుగా పరిగణించబడేది ఎంత మంది వ్యక్తులో మీకు తెలుసా ఉదాహరణకు ఒక కర్మాగారంలో అధిక స్థాయిలు కలిగి ఉన్న చాలా సున్నితమైన యంత్రాలు చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తులచే నిర్వహించబడాలి అప్పుడప్పుడు మీకు ప్రమాదాలు ఉండవచ్చు మరియు కొన్ని ప్రమాదాలు అవి ఆమోదయోగ్యంగా పరిగణించబడవు కానీ మనం సరే అని అంటాము మీకు తెలుసా చాలా ప్రక్రియలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రమాదాలు ప్రమాదాల రేటుకు ఆమోదయోగ్యమైనవిగా ఉంటాయి దీని కంటే ఎక్కువగా ఉంటే అది మంచిది కాదు ఏదైనా దీని కంటే తక్కువగా ఉంటే మనకు మంచిది అలాంటి వాటి కోసం ఎంత మంది వ్యక్తులు సంస్థపై దావా వేస్తారు కొన్నిసార్లు ఇది మీ నియంత్రణలో ఉండకపోవచ్చు ప్రజలు యంత్రాలతో చాలా సురక్షితంగా మరియు జాగ్రత్తగా వ్యవహరించడం లేదు అపుడు వారు గాయపడతారు సంస్థ పై కేసు పెట్టబడుతుంది లేదా యంత్రాలు పాతవి అవొచ్చు మరియు సంస్థ దాని కోసం అభిప్రాయం పొందలేదు లేదా మంచి నాణ్యమైన యంత్రాలలో పెట్టుబడి పెట్టడానికి సంస్థకు డబ్బు లేదు కాబట్టి ఇది ఎన్నిసార్లు జరిగింది మరియు సంస్థ ఈ విషయాల పరంగా ఎక్కడ వుంది కాబట్టి అవన్నీ ఇక్కడ పరిగణించాల్సిన అవసరం ఉంది మరియు కొన్ని చర్యలు కొన్ని ప్రమాణాలు నిర్దేశించాల్సిన అవసరం ఉంది మరియు మీ స్వంత సంస్థ పనిని దాని పరంగా అంచనా వేయాలి ఇప్పుడు ఉద్యోగుల సంబంధాలు ఎంత మంది సెలవు లేకుండా హాజరుకాలేదు ఎంత మంది ఆలస్యంగ వస్తున్నారు ఉద్యోగి యొక్క పని జీవిత సమతుల్యత మొదలైనవి కాబట్టి ఇది ఉత్తమ అభ్యాస స్కోర్కార్డ్ ఇప్పుడు స్కోర్కార్డ్ల యొక్క మరింత ఆమోదయోగ్యమైన రూపానికి వద్దాం ఇది సమతుల్య స్కోర్కార్డ్ ఇది చాలా తరచుగా చాలా సంస్థలలో ఈ రోజుల్లో ఉపయోగించబడుతుంది దీనిని కప్లాన్ మరియు నార్టన్ అభివృద్ధి చేశారు మరియు ఇది చాలా మార్గాలలో మూల్యాంకనం చేయబడింది ఈ క్లాస్ చివరిలో నేను మీకు పేపర్ చూపిస్తాను అది కప్లాన్ మరియు నార్టన్ రాశారు దాని లింక్ నా దగ్గర ఉంది మరియు క్లాస్ చివరిలో నేను మీకు ఆ లింక్ను చూపిస్తాను కాబట్టి సమతుల్య స్కోర్కార్డ్ అనేది ప్రతి ఉద్యోగుల యొక్క వ్యక్తిగత ప్రక్రియలు కార్యకలాపాల యూనిట్లు అంచనా వేయబడుతుంది అంటే నా ఉద్దేశ్యం మనము సంస్థ యొక్క విజన్ మరియు వ్యూహాన్ని ప్రధానంగా తీసుకుంటాము మరియు ఈ విజన్ మరియు వ్యూహాన్ని ఆర్థిక దృక్పథం కస్టమర్ దృక్పథం ప్రజల దృక్పథం మరియు కార్యాచరణ దృక్పథం పరంగా అంచనా వేస్తారు మనము మన షేర్ హోల్డర్స్ ను ఎలా సంతృప్తిపరుస్తాము అనేదే ఆర్థిక దృక్పథం షేర్ హోల్డర్స్ మరియు స్టేక్ హోల్డర్స్ మధ్య వ్యత్యాసం ఏమిటంటే షేర్ హోల్డర్స్ వాస్తవానికి సంస్థలో ఒక భాగాన్ని పొందుతారు వారు సంస్థ యొక్క యాజమాన్యయంలో భాగస్తులు కాబట్టి సంస్థతో వారి సంబంధం డబ్బు పరంగా మాత్రమే మనం స్టేక్ హోల్డర్స్ గురించి మాట్లాడేటప్పుడు స్టేక్ హోల్డర్స్ సంస్థలో ఏదైనా వాటా ఉన్నవారు సంస్థతో అనుసంధానించబడినవారు ఒక విధంగా డబ్బు కావచ్చు సంతృప్తి కావచ్చు ప్రదేశం కావచ్చు ఏదైనా కావచ్చు స్టేక్ హోల్డర్స్ సంస్థ యొక్క పనితీరు ద్వారా ప్రభావితమయ్యే వ్యక్తులు వారు సంస్థ యొక్క పొరుగువారు కావచ్చు కర్మాగారం సమీపంలో నివసించే ప్రజలు కర్మాగారం కాలుష్యం వల్ల ప్రభావితం అయ్యే వారు కర్మాగారం సొంత ఆసుపత్రి మరియు సొంత పాఠశాల ద్వారా లబ్ది పొందేవారు మొదలగునవి కాబట్టి ఈ ప్రజలందరూ వారికి డబ్బు రాకపోయినా లేదా వారికి సంస్థతో డబ్బు ప్రమేయం లేకపోయిన వారు ఇప్పటికీ సంస్థ ద్వారా ప్రభావితమవుతున్నారు కాబట్టి అది స్టేక్ హోల్డర్స్ మరియు ఇది ఆర్థిక దృక్పథం విజన్ మరియు వ్యూహం పరంగా మన కస్టమర్లు మనల్ని ఎలా చూస్తారు అనేదే కస్టమర్ దృక్పథం మన అంతిమ లక్ష్యం ఏమిటి అనేదే సమతుల్య స్కోర్కార్డ్ మొత్తం పాయింట్ అది మనం ఈ పారామీటర్స్ ను మన అంతిమ లక్ష్యం పరం గా అంచనా వేస్తాము ఈ దృక్కోణాల నుండి మన కస్టమర్లు మన గురించి బహుశా మనము టన్నుల కొద్దీ డబ్బు సంపాదిస్తాము అని అనుకోవచ్చు కానీ మనం చేసే పనులతో లేదా మన ప్రవర్తనతో మన కస్టమర్లు సంతృప్తి చెందకపోతే కుడా బహుశా వారు మన నుండి వస్తువులను కొనవచ్చు ఎందుకంటే మనం మాత్రమే దీనిని ఉత్పత్తి చేస్తున్నాము వివిధ కారణాల చేత కానీ మనం పనులు చేసే విధానం తో వారు సంతృప్తి చెందకపోతే దాని గురించి మనం ఏదో ఒకటి చేయాలి తరువాతది ప్రజల దృక్పథం మన ఉద్యోగులు మనల్ని ఎలా చూస్తారు ఎలా మనతో సహకరిస్తారు అనేది ప్రజల దృక్పథం మరియు కార్యాచరణ దృక్పథం మనం ఏమి చేస్తే మన పనిలో మనం రాణిస్తాము మనము ఏమి చేద్దాము మన విభిన్న ప్రక్రియలను ఎలా నిర్వహించగలం మరియు అంతిమంగా ఈ ప్రక్రియలు ఎలా కనెక్ట్ చేయబడతాయి ఈ ప్రక్రియలు సంస్థ యొక్క అంతిమ విజన్ మరియు వ్యూహానికి ఎలా దారితీస్తాయి ఈ విషయాలు ఎలా ఒకదానికొకటి నిరంతరం ప్రభావితం అవుతున్నాయి మనం పనులు ఎలా చేయగలుగుతామో దానిని బట్టి విజన్ మరియు వ్యూహం ప్రభావితమవుతాయి మరియు మనం చేసేది సంస్థ యొక్క విజన్ మరియు వ్యూహం ద్వారా ప్రభావితమవుతుంది కాబట్టి అంతిమ లక్ష్యం మరియు ప్రణాళికలు అంతిమ లక్ష్యం సాధించడానికి తయారు చేయబడినవి అదేవిధంగా ప్రస్తుతం మన దగ్గర ఎంత డబ్బు ఉందో అది మనం ఏ విధమైన వ్యూహాన్ని అవలంబించగలమో నిర్ణయిస్తుంది మరియు మనం ఎంత డబ్బు వివిధ విషయాలకు ఖర్చు చేయగలుగుతామో దానిని మనం అనుసరించే వ్యూహం అంతిమంగా ప్రభావితం చేస్తుంది అదేవిధంగా మన కస్టమర్లు మన విజన్ తో ప్రభావితం అవుతారు మన మార్కెట్ ఎక్కడ అనేది మనం ఏమి ఉత్పత్తి చేస్తున్నా ఉత్పత్తి లేదా సేవ అయినా కొనుగోలు చేసే కస్టమర్లు ఎవరు అనేది మన అంతిమ విజన్ ద్వారా నిర్ణయించబడుతుంది అదేవిధంగా మన విజన్ ఏ విధమైన కష్టమర్స్ ఎక్కడ ఉన్నారు అనే దానిమీద ఆధారపడి ఉంటుంది మనం బహుశా ఒకే రకమైన కస్టమర్ బేస్ గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు కానీ అది లేనట్లయితే మనం ఇప్పటికే ఉన్న కస్టమర్ బేస్ కు అనుగుణంగా ఉండొచ్చు మరియు మన సమర్పణలను ఎవరు కొనుగోలు చేయగలరు మనం ఉత్పత్తి చేయగలిగే లేదా ఇవ్వగలిగిన వాటిని అనే దానిమీద ఆధారపడి గరిష్ట కస్టమర్ల ను పొందే విధంగా సవరించాలి తరువాతది ప్రజల దృక్పథం వాస్తవంగా మన కోసం సంస్థలో పనిచేసే ప్రజలు మనం ఏమి పనులు ఎలా చేస్తామో అనేదాని బట్టి ప్రభావితం అవుతారు మనకు ఉన్న మానవ వనరులను కూడా దృష్టిలో ఉంచుకోని మన విజన్ ని తీసుకోవాలి కాబట్టి ఆ విషయాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి ఇది సమతుల్య స్కోర్కార్డ్కు ఉదాహరణ ఉదాహరణకు మీకు ఇక్కడ ఒక లక్ష్యం ఉంది అద్భుతమైన కస్టమర్ సంతృప్తిని సాధించడం 12 నెలల్లో కోల్పోయిన కస్టమర్ల శాతం కొలవడం ఇక్కడ లక్ష్యం ఏమిటంటే ఆరునెలల వ్యవధిలో 10 కంటే తక్కువ కస్టమర్ల నష్టం జరిగేలా చూడటం ఇక్కడ లక్ష్యం మరియు మనం తీసుకోగల అభివృద్ధి చర్యలు ఏ కారణం చేత ఎంత మంది కస్టమర్లును నష్టపోయాం కోల్పోయిన కస్టమర్ల నివేదికను తయారుచేయడం ఆపై కస్టమర్ల నష్టాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని మనం నిర్ణయించుకుంటాము అదేవిధంగా మనం అద్భుతమైన కస్టమర్ సంతృప్తిని సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం స్వీకరించగల రెండవ చర్య లేదా మెట్రిక్ కస్టమర్ సంతృప్తిని పూర్తి చేసిన కస్టమర్ల శాతం సిఎస్ అంటే కస్టమర్ సంతృప్తి సర్వే కాబట్టి కస్టమర్ సంతృప్తి సర్వేను గత ఆరు నెలల్లో ఎవరు పూర్తి చేశారు లక్ష్యం ఏమిటంటే మన కస్టమర్లలో 80 కంటే ఎక్కువ మందికి ఈ సంవత్సరం కస్టమర్ సంతృప్తి సర్వేను పూర్తి చేయాలి మనం దీన్ని నిర్ధారించాలనుకుంటున్నాము ఇది జరుగుతుంది మరియు దీనితో మనం ఏమి చేయాలి కస్టమర్ సంతృప్తి సర్వేను మెరుగుపరచడానికి మనం కస్టమర్ అభిప్రాయాన్ని ఉపయోగిస్తాము అప్పుడు కస్టమర్ సంతృప్తి స్థాయి మరియు మనం పనిచేసే రంగంతో పోల్చాలి కాబట్టి ఇది సమతుల్య స్కోర్కార్డ్ యొక్క ఉదాహరణ సమతుల్య స్కోర్కార్డ్కు సంబంధించి కొన్ని విమర్శలు వచ్చాయి దాని వివరణ మరియు అమలుకు సంబంధించిన సమస్యలు పొందుపరచడం మరియు అమలు చేయడం చాలా కష్టం అని ప్రజలు భావిస్తున్నారు సమయం మరియు అమలు కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి కాబట్టి మీకు తెలుసా ఇది వ్యక్తిగతంగా చేయాలి మరియు రెండవ విషయం ఏమిటంటే ఇది రిపోర్టింగ్ సాధనం ఇది రిపోర్టింగ్ సాధనంగా ఉపయోగించబడుతుంది ప్రజలు కూడా ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది అని భావిస్తారు ఈ స్కోర్కార్డ్ను నింపుతున్న ప్రజలు తమ వ్యాపార కార్యకలాపాలకు దూరం అవుతున్నారు యాజమాన్యం మరియు జవాబుదారీతనం లేకపోవడం ఉందని వారు భావిస్తున్నారు స్కోర్కార్డుల్లో ప్రజలు ఏదో ఒకటి వ్రాయాలి కాబట్టి వారు దానిని వ్రాస్తూ మరియు దానితో ముందుకు సాగుతారు కానీ బాధ్యత లేదా జవాబుదారీతనం లేకుండా పోతున్నాయి మరియు ఇది అధ్యయనం ఆధారంగా సంవత్సరాల అనుభవం మరియు మీకు తెలుసా ఇది చాలా సందర్భాలలో ప్రత్యక్ష కారణం మరియు ప్రభావాన్ని కొలవగల కారణం మరియు ప్రభావ సంబంధాన్ని ఏర్పరచడం చాలా కష్టమవుతుంది ఇప్పుడు ఈ స్కోర్కార్డ్ ను ఎలా ఉపయోగించాలో మీకు చూపిస్తాను మీరు ఈ స్కోర్కార్డ్ను ఉపయోగించినప్పుడు చర్యలను ఎంచుకోవడం చాలా ముఖ్యం మరియు అందరూ స్టేక్ హోల్డర్స్ అంగీకరిస్తారని నిర్ధారించుకోండి లక్ష్యాన్ని కనీస ఆమోదయోగ్యమైన స్థాయిల నుండి పనితీరు యొక్క ఆదర్శ స్థాయిలకు సెట్ చేయండి వస్తున్న డేటా ను పర్యవేక్షించండి గ్యాప్ గురించి నిర్దిష్ట చర్యలలో గ్యాప్ విశ్లేషణ నిర్వహించండి పరిష్కారాన్ని గుర్తించండి లేదా ఎంచుకోండి పరిష్కారాన్ని అమలు చేయండి వేర్వేరు పారామీటర్స్ ను అంచనా వేయడానికి మీరు ఉపయోగించే విలువను అంచనా వేయండి పురోగతిని పర్యవేక్షించండి ఆపై ఖాళీని భర్తీ చేయడానికి పరిష్కారం యొక్క ప్రభావాన్ని లెక్కించడం ద్వారా విలువను చూపండి కాబట్టి ప్రతి దశలో స్పష్టమైన కత్తిరించిన రికార్డు లను నిర్వహించడం ద్వారా మరియు కారణం మరియు ప్రభావ సంబంధాన్ని ఏర్పరచటానికి ప్రయత్నించడం ద్వారా మీరు ఈ రకమైన స్కోర్కార్డ్ ను ఉపయోగించవచ్చు కొన్ని లింకులు ఉన్నాయి మీకు తెలుసా కప్లాన్ మరియు నార్టన్ చేత వ్రాయబడిన ఈ పేపర్ ఉంది మరియు నేను మీకు ఈ విషయం చూపిస్తాను నా దగ్గర ఈ పేపర్ ఉంది ఇది వ్యూహాత్మక నిర్వహణ వ్యవస్థ సాధనంగా సమతుల్య స్కోర్కార్డ్ ను ఎలా ఉపయోగించవచ్చో అందంగా వివరిస్తుంది మరియు ఈ పేపర్ ని కప్లాన్ మరియు నార్టన్ రాశారు వాస్తవానికి సమతుల్య స్కోర్కార్డ్ రూపకల్పన మరియు అభివృద్ధి చేసిన వ్యక్తులు వీరే ఈ పేపర్ జూలై మరియు ఆగస్టు 2007 లో హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ప్రచురించబడింది కాబట్టి మీరు ఈ పేపర్ చదివి అర్థం చేసుకుంటే సమతుల్య స్కోర్కార్డ్ అంటే ఏమిటి మరియు అది మీ సంస్థలో ఎలా ఉపయోగించబడుతుందో తెలుసుకోవడంలో మీకు చాలా సహాయపడుతుంది మరొక విషయం నేను ఇక్కడ మీకు చూపించగలను వెబ్సైట్ ఇది సమతుల్య స్కోర్కార్డ్ సంస్థ యొక్క వెబ్సైట్ మరియు మీరు ఈ వెబ్సైట్ ద్వారా వెళ్ళవచ్చు ఇది సమతుల్య స్కోర్కార్డ్ గురించి మీకు అన్ని రకాల సమాచారాన్ని ఇస్తుంది కాబట్టి చూడండి అక్కడ పేపర్లు ఉన్నాయి సమతుల్య స్కోర్కార్డ్ అంటే ఏమిటి మరియు మీ సంస్థలో ఇది ఎలా ఉపయోగించబడుతుంది దీనికి సంబంధించిన అన్ని రకాల సమాచారం ఉంది దీనిని వివిధ వ్యక్తులు అధ్యయనం చేశారు మరియు సమతుల్య స్కోర్కార్డ్ ను ఉపయోగించి వ్యూహాన్ని ఎలా మ్యాప్ చేయవచ్చో ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి ఇది ఉచిత వెబ్సైట్ మీరు దానికి వెళ్ళవచ్చు మరియు ఇది ఏమిటి అని మీకు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే మీరు దాని గురించి మరింత చదవచ్చు ఈ ఉపన్యాసం కోసం మీ కోసం నాకు తెలిసింది ఇది మనము తరువాతి తరగతిలో మరికొన్ని హెచ్ ఆర్ అంశాలతో కొనసాగుతాము కాబట్టి విన్నందుకు చాలా ధన్యవాదాలు